కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మాడ్యూల్ 7 వలే నాన్ రియాక్టివ్ ప్రక్రియలపై ఎనర్జీ బ్యాలెన్స్ ల గురించి మనం చర్చిస్తున్నాం మెకానికల్ ఎనర్జీ బాలన్స్ గురించి మేము ఇంతకు ముందు ఉపన్యాసంలో చర్చించాము ఈ ఉపన్యాసంలో నోన్ రేయాక్టీవ్ ప్రాసెసస్ ప్రతిక్రియాత్మకం కాని ప్రక్రియలతో ఆ ఎనర్జీ బ్యాలెన్స్ గురించి మరింత చర్చించడానికి మీకు ప్రయత్నిస్తున్నాము ప్రత్యేకించి మీకు రియాక్షన్ ప్రతిచర్య తెలియకుండా ఎంథాల్పీ బ్యాలెన్స్ కొరకు అక్కడ ఎలాంటి రియాక్షన్ లేకుండా ఫేజ్ చేంజ్ ఉన్నప్పుడు ఎంథాల్పీ బ్యాలెన్స్ ల గురించి మనం మరింత చర్చిస్తాం ఇప్పటికే మనం మనలో చర్చించిన క్లోస్డ్ సిస్టంకు ఎనర్జీ బాలన్స్ ఏమిటి ఆ సందర్భంలో హీట్ ఎనర్జీ రూపంలో క్లోస్డ్ సిస్టం యొక్క సరిహద్దును దాటగలదు మరియు మన నిర్దిష్ట ప్రక్రియ కోసం వ్యవస్థలోకి లేదా బయటకు ప్రవహించే శక్తి పరిమాణాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే వ్యవస్థ యొక్క ఎనర్జీ బాలన్స్ ను పనిచేయగలదు ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే వాస్తవానికి వ్యవస్థకు సరఫరా చేయాల్సిన ఎవరి ఎనర్జీ అయినా మేము దాని ఇంటర్నల్ ఎనర్జీని మారుస్తాము మరియు మీకు తెలిసిన ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ పర్యావరణం మరియు దానికి అనుగుణంగా ఆ వ్యవస్థ పరిసరాలకు లేదా ద్రవానికి లేదా మీకు తెలిసిన ఆపరేషన్ కోసం ప్రాసెస్ యూనిట్ మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రక్రియ కొరకు నికర ఎనర్జీ ఆవశ్యకతను లెక్కించడానికి మరియు మీకు తెలిసిన సిస్టమ్ లో ఎనర్జీ ఆవశ్యకతను తగ్గించడం మదింపు చేయడానికి ఈ బ్యాలెన్స్ ఉపయోగించబడుతుంది ఇన్ పుట్ మైనస్ అవుట్ పుట్ మరియు నిర్ధిష్ట సిస్టమ్ ద్వారా ఏర్పడే ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం మీకు ఏమి తెలుసు తుది సిస్టమ్ ఎనర్జీ మరియు ఏది మీకు తెలుసా ప్రాథమిక సిస్టమ్ ఎనర్జీ మరియు మా తుది ప్రాథమిక సిస్టమ్ యొక్క ఈ మార్పు మరియు సిస్టమ్ కు నెట్ ఎనర్జీ ట్రాన్స్ పోర్ట్ లేదా సిస్టమ్ కు నెట్ ఎనర్జీ ట్రాన్స్ ఫర్ మీకు ఇస్తుంది ఇది ఎనర్జీ సిస్టమ్ ఎనర్జీని ప్రాథమికంగా నుంచి ఫైనల్ కు మారుస్తుందని మీకు తెలుసు ఇప్పుడు ఆ సందర్భంలో ప్రాథమిక వ్యవస్థ ఎనర్జీ అనేది ప్రాథమికంగా ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి యొక్క సమ్మషన్ అని మీకు తెలుసు అదేవిధంగా అంతిమ వ్యవస్థ మరియు ఇది ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి అని మీలో కొందరికి తెలుసు మరియు దీనిని పొందడానికి మీకు తెలిసిన మార్పు మీకు ప్రాథమికంగా తెలిసిన సిస్టమ్ ఎనెర్జి తెలుసు కొంత ఎనెర్జి సరఫరా చేయబడుతుంది మరియు దాని ఆధారంగా మీరు కొంత ఉంటుంది వ్యవస్థ ద్వారా చేయాల్సిన వర్క్ మీకు తెలుసు నికర ఎనర్జీ మీకు ప్రాతినిధ్యం వహించే కొంత మొత్తం మా హీట్ ఎనర్జీ మైనస్ మీకు తెలుసు అక్కడ ఎనర్జీని ప్రవహిస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఈ రెండు శక్తియొక్క వ్యత్యాసం Uf Ui అంటే ఇంటర్నల్ ఎనర్జీ మార్పు మరియు కైనెటిక్ ఎనర్జీ మార్పు మరియు సంభావ్య శక్తి మార్పు మీకు తెలుసు ఇది Q Wకు సమానం కాబట్టి ఈ సమీకరణం ద్వారా వ్యవస్థలో నికర శక్తి మార్పు ను ఒక ఉత్పత్తిగా చెప్పవచ్చు ఇది వ్యవస్థకు నికర ఇన్ పుట్ కు సమానం అవుతుంది Then this energy balance for a closed system can be expressed by this equation given in the slides that already we have discussed అప్పుడు మనం ఇప్పటికే చర్చించిన స్లైడ్ లలో ఇవ్వబడ్డ ఈ సమీకరణం ద్వారా క్లోజ్డ్ సిస్టమ్ కొరకు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ని వ్యక్తీకరించవచ్చు మరియు మీకు తెలిసిన మాకు తెలిసిన మేము ఉష్ణోగ్రత మార్పు లేకపోతే మూసిఉన్న వ్యవస్థలో దశ మార్పు లేదా రసాయన చర్యలు జరగకపోతే మరియు ఒత్తిడి మార్పు కొన్ని వాతావరణాల కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ సున్నాకు దగ్గరగా ఉంటుందని గుర్తుంచుకోండి ఇప్పుడు మీ వ్యవస్థ వేగవంతం కానట్లయితే అప్పుడు కైనెటిక్ ఎనెర్జి సున్నాకు సమానంగా ఉంటుందని మనం చెప్పవచ్చు మరియు ఒక వ్యవస్థ పెరగకపోతే లేదా పడిపోకుండా ఉంటే అప్పుడు మీరు పొటెన్షియల్ ఎనెర్జి సున్నాకు సమానమని చూడవచ్చు ఒకవేళ మీ సిస్టమ్ మరియు దాని పరిసరాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నట్లయితే లేదా సిస్టమ్ సరిగ్గా ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఇన్సులేట్ చేయబడ్డ ఇన్సులేట్ చేయబడినట్లయితే అది సున్నాతో సిస్టమ్ కు సప్లై చేయబడ్డ సున్నాకు సమానం అవుతుంది మరియు సిస్టమ్ యొక్క లేదా సిస్టమ్ ద్వారా చేయబడ్డ పని సిస్టమ్ బౌండరీ యొక్క చలనం ద్వారా సాధించబడుతుంది ఒకవేళ కదిలే భాగాలు లేనట్లయితే లేదా సిస్టమ్ బౌండరీ వద్ద విద్యుత్ ప్రవాహాలు లేదా ఇతర శక్తి రూపం పనిచేయదని మీరు చూడవచ్చు అప్పుడు మీరు అక్కడ సున్నాకు సమానం అని రాయవచ్చు దాని ఆధారంగా మనం ఇక్కడ బహిరంగ వ్యవస్థ కోసం ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్న్ని కూడా వ్రాయవచ్చు ఇది మునుపటి ఉపన్యాసాలలో ఇవ్వబడింది మేము దీనిని వివరించాము మీకు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తెలుసు దీని ద్వారా పరిగణించబడే సిస్టమ్ ద్వారా చేయబడ్డ పని యొక్క నికర రేటు మీకు తెలుసు షాఫ్ట్ వర్క్ మరియు అక్కడ ఫ్లో వర్క్ కొరకు ఆ పని యొక్క సమ్మిలేషన్ మీకు తెలుసు షాఫ్ట్ వర్క్ మరియు ఫ్లో వర్క్ గురించి తెలుసుకోండి స్లైడ్ లో చూపించిన విధంగా ఈ సమీకరణం ద్వారా సాధారణ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణాన్ని రాయవచ్చు కాబట్టి మీకు తెలిసిన పరంగా జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మీకు తెలుసు అని మీకు తెలిసినస్లైడ్ లకు కూడా దయచేసి ఇక్కడ వెళ్ళండి ఇంటర్నల్ ఎనర్జీని మార్చండి మీ కైనెటిక్ ఎనెర్జి మార్చండి మీ పొటెన్షియల్ ఎనెర్జిని మార్చండి మరియు వ్యవస్థలో వారు ఉన్న ప్రవాహ పనిని మార్చండి మరియు వ్యవస్థలో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ గా ఉండాలని కూడా కోరుకుంటారు ఆ నికర శక్తి సరఫరా కారణంగా మీకు వేడి తెలుసు లేదా సిస్టమ్ కు మీరు చేసిన పని మీకు తెలుసు కాబట్టి చివరగా మేము మీకు తెలిసిన దీనిని వ్రాయవచ్చు జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ నిరంతర రూపంలో కూడా అక్కడ రేటుగా ఉంటుంది మరియు సంక్షిప్త రూపంలో మనం తేడా పరంగా రాయవచ్చు ఈ సమీకరణాన్ని delta U dot plus delta KE dot plus delta PE dot plus delta PV dot గా రాయవచ్చు ఇది Q dot minus W dot కు సమానం ఇక్కడ డాట్ అంటే రేటు మరియు delta U అంటే ప్రాథమికంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ delta K dot అంటే ప్రాథమికంగా రేట్లలో కైనెటిక్ ఎనెర్జి చేంజ్ మరియు delta PV అనేది ప్రాథమికంగా వ్యవస్థలోకి లేదా బయటకు ద్రవాన్ని నెట్టడానికి వ్యవస్థపై చేసే పని ప్రవాహం మరియు Q dot అనేది వ్యవస్థలోకి హీట్ ఎనర్జీ రేట్ మరియు W dot అనేది సాధారణంగా వ్యవస్థ ద్వారా చేయబడే పని రేటు మరియు ఉత్పత్తి మరియు సంక్షిప్తీకరణగాW dot ఈ అంతర్గత శక్తి మరియు ఇది వ్యవస్థ ద్వారా చేయబడ్డ పని రేటు లేదా సిస్టమ్ నుంచి బయటకు ద్రవాన్ని నెట్టడం కొరకు సిస్టమ్ పై చేయబడ్డ పని రేటును మీరు తెలుసుకుంటారు ఇది సిస్టమ్ యొక్క ఎంథాల్పీగా పరిగణించబడుతుంది దీనిని H ద్వారా సూచించబడుతుంది కాబట్టి delta H ప్రాథమికంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ యొక్క ఈక్వేషన్ కు సమానం సాధారణ శక్తి సమతుల్యత సమీకరణం నుండి మేము అక్కడ ఒక సాధారణ అంశంగా మాస్ ఫ్లో రేట్ ను తీసుకోవడం ద్వారా నిర్దిష్ట పదాలను తెలుసుకోవడం ద్వారా మీ పరంగా ఆ సమీకరణానికి ప్రాతినిధ్యం వహించవచ్చు చివరగా దీని ఆధారంగా ఈ సమీకరణాన్ని మనం రాయవచ్చు మీకు మాస్ ఫ్లో రేట్ తెలుసు మరియు అక్కడ నిర్దిష్ట పదాలు కూడా ఉన్నాయి మరియు ఈ సందర్భంలో ఇక్కడ దిద్దుబాటు ఏమిటంటే ఇక్కడ V మరియు U ఇక్కడ ప్రాథమికంగా U మరియు ఇది ఇక్కడ కొత్తది ఇది U మరియు ఇక్కడ కొత్తది ప్రాథమికంగా 1 వరుస ద్వారా నిర్దిష్ట వాల్యూమ్ నిర్వచించబడింది మరియు ఈ కొత్త విభిన్న కంపోసిషన్ వద్ద వేగం మరియు అవి ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ లో ఉన్నాయి చివరగా మనం దీనిని పొందవచ్చు సమీకరణం ఇక్కడ సమీకరణం యొక్క తుది రూపాన్ని కలిగి ఉందని మీకు తెలుసు ఎందుకంటే ఎంథాల్పీ కొరకు ఆ ఎంథాల్పీ ఆధారంగా వారి ఎనర్జీ బాలన్స్ సమీకరణం మీకు తెలుసు ఎందుకంటే మీ H U plus Pv సమానం అవుతుంది మరియు వారు షాఫ్ట్ పని లేదు కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి లేకపోతే అప్పుడు మేము ఇక్కడ వ్రాయవచ్చు కేవలం ఆ సాధారణ జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ నుండి ఈ సమీకరణం Q dot m dot into delta H dot కు సమానం అవుతుంది మరియు అప్పుడు మేము ఎంథాల్పీ మార్పు ఇక్కడ సమానంగా ఉంటుందని వ్రాయవచ్చు మీరు ఇన్లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ వద్ద ఆ ఎంథాల్పీ మార్పును కలిగి ఉంటే అప్పుడు మీరు సమీకరణం ఆధారంగా ఎంథాల్పీలో తేడాను వ్రాయవచ్చు

అలాగే మూసిఉన్న వ్యవస్థకు ఓపెన్ సిస్టమ్ కొరకు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఏమిటి అనేది ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఏమిటి మరియు మీ పరంగా క్లోజ్డ్ సిస్టమ్ కొరకు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ గురించి మీకు తెలుసు ఎందుకంటే అవి కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి మీకు స్వల్పంగా తెలుసు కాబట్టి సమీకరణం మీకు ఇంటర్నల్ ఎనర్జీ మరియు ఎంథాల్పీ గురించి తెలిసినప్పుడు మాత్రమే వస్తుంది మరియు మీకు తెలిసినట్లయితే దాని రిఫరెన్స్ పాయింట్ నుండి ఉష్ణోగ్రత మార్పు లేదా మీరు దాని ఉష్ణోగ్రత 1 నుండి ఉష్ణోగ్రత 2 కు వ్యవస్థను తాకుతున్నట్లయితే దాని ఆధారంగా ఎంథాల్పీ మార్పు ఉంటుందని చెప్పవచ్చు మీకు తెలుసా ఉష్ణోగ్రత మార్పు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థం కోసం నిర్దిష్ట వేడి సామర్థ్యం ఎందుకంటే ఈ నిర్దిష్ట వేడి సామర్థ్యం ఉష్ణోగ్రత గాలిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు అక్కడ ఆ స్థిరమైన స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని కలిగి ఉంటే ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా ఎంథాల్పీ మార్పు ఎలా ఉండాలో మీరు సులభంగా లెక్కించవచ్చు మరియు మీకు తెలిసిన ఉష్ణోగ్రతతో ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మారుతున్నట్లయితే ఉష్ణోగ్రత మార్పు గురించి మీకు తెలిసిన దాని ఆధారంగా ఎంథాల్పీ మార్పు యొక్క అంతర్భాగాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి ఒకవేళ మీరు దానిని కలిగి ఉన్నట్లయితే ఫేజ్ లిక్విడ్ భాష్పానికి మారడం మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన శక్తి లేదా ఎంథాల్పీని మీకు తెలిసినట్లుగా ఎంథాల్పీ అని పిలుస్తారు ఆవిరి యొక్క వేడి లేదా మీకు తెలిసిన వేడి మెల్టింగ్ పాయింట్ లేదా మీరు ఇలాంటి హీట్ అఫ్ సబ్లిమేషన్ని చూడవచ్చు కాబట్టి మీకు తెలిసిన ఆ వేడి లేదా ఎంథాల్పీ ని పరిగణనలోకి తీసుకోవాలి ఒకవేళ మీరు ఒక నిర్ధిష్ట ఉష్ణోగ్రత శ్రేణిలో ఎంథాల్పీ మార్పును పరిగణనలోకి తీసుకున్నట్లయితే అవి వాస్తవానికి అది ఏర్పడటం వల్ల మీకు తెలిసిన వేడి లేదా ఎంథాల్పీ మార్పు ఎలా ఉండాలో మీరు పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఆ భాగం ఏర్పడే వేడిని మీకు తెలుసు అని అంటారు కాబట్టి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఆ ఎంథాల్పీని లెక్కించడానికి సిస్టమ్ యొక్క ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ భాగాల కు ఎనర్జీ బాలన్స మీకు తెలిసిన ఏదైనా చేయడానికి ఉష్ణోగ్రత కారణంగా ఆ దశ మార్పు కారణంగా మరియు అక్కడ ఆ భాగం ఏర్పడటం వల్ల ఆ ఎంథాల్పీ మార్పును మీరు లెక్కించాల్సి ఉంటుంది ఎంథాల్పీ మారుతుంది ఒక దశ మార్పులు ఉన్నాయి ఇప్పుడు ఆ సందర్భంలో దశ యొక్క ఎంథాల్పీ కోసం అదనపు షరతులు మీ ప్రక్రియ కోసం శక్తి మార్పుతో మారతాయి మరియు ఆ సందర్భంలో మీరు ఏదైనా పదార్థాన్ని పరిశీలిస్తున్నట్లయితే ఆ పదార్థం యొక్క మొత్తం ఎంథాల్పీ చెప్పండి కాబట్టి ఎంథాల్పీ మార్పు ఇక్కడతో సమానంగా ఉంటుందని మీకు తెలిసిన శకాన్ని మనం వ్రాయవచ్చు ఆ నిర్ధిష్ట కాంపోనెంట్ యొక్క ఏర్పడే వేడిమి మరియు ఉష్ణోగ్రత మార్పు వల్ల ఎంథాల్పీ మారుతుంది ఆ దశ మార్పు కారణంగా మీరు చెప్పగల వివేకవంతమైన వేడి లేదా వివేకవంతమైన ఎంథాల్పీగా పరిగణించబడుతుంది మరియు ఎంథాల్పీ మార్పు కూడా కాబట్టి ఇవి ఇక్కడ 2 పదాలు ఇక్కడ స్లైడ్ లో ఈ 2 పదాలు ప్రాథమికంగా సున్నితమైన వేడిని కలిగి ఉంటాయి మరియు ఈ పదాలు ప్రాథమికంగా దాని ఏర్పాటు కారణంగా ఎంథాల్పీ మార్పు మరియు ఇది ఇక్కడ ఈ పదాలలో లేదా ప్రాథమికంగా ప్రామాణిక పరిస్థితికి ప్రాతినిధ్యం వహిస్తుంది మీకు తెలుసా సున్నా డిగ్రీల సెల్సియస్ ఒక వాతావరణం మీకు తెలుసా సాలిడ్ స్టేట్ నుండి మీకు తెలిసిన నీటి యొక్క దశ మార్పు ఆవిరి దశ కాబట్టి సున్నా డిగ్రీల సెల్సియస్ వద్ద సాలిడ్ ప్రధానంగా లిక్విడ్ స్టేట్ కు ప్రయత్నిస్తుందని మీరు చూస్తారు కాబట్టి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఘన నీరు ఆ తర్వాత ద్రవ నీటికి మారుతుంది ఈ ద్రవం ఉడికిపోయే వరకు 100 డిగ్రీల సెల్సియస్ వేడి చేస్తుందని మీకు తెలుసు జీరో డిగ్రీల సెల్సియస్ యొక్క స్థిరమైన ఉష్ణోగ్రత సమయంలో ఇక్కడ ఏమి జరిగింది ఈ సాలిడ్ వాటర్ కరుగుతున్నప్పుడు ఎంథాల్పీ యొక్క మార్పు ను పిలుస్తారు ఇది మీకు ఎంథాల్పీ తెలుసు లేదా ద్రవం 100 డిగ్రీల సెల్సియస్ వేడి చేసినప్పుడు మీకు తెలిసిన తరువాత కరిగిపోవడాన్ని మీరు చూడవచ్చు 0 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మారుతుంది మరియు దీని వల్ల మార్పు ఎంథాల్పీ లేదా వేడి మిరుమిట్లు కనిపిస్తాయి మరియు దీనిని మీకు తెలివైన వేడి లేదా వివేకవంతమైన ఎంథాల్పీ అని అంటారు ఉష్ణోగ్రత వ్యత్యాసం మీకు తెలుసు మరియు ఆ నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గా కొనుగోలు చేయబడింది మరియు అది ఉష్ణోగ్రతతో మారుతున్నట్లయితే అప్పుడు మీరు నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని గుణించడం ద్వారా లెక్కించాల్సి ఉంటుంది మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం మరియు దాని వరకు మీరు ఆ ద్రవాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ ద్రవం 100 డిగ్రీల సెల్సియస్ యొక్క కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఆవిరిగా మారుతుందని మీకు తెలుసు ఎంథాల్పీ లో మార్పు ను మనం లేటెంట్ హీట్ అని పిలుస్తామని ఎంథాల్పీ లో మార్పు వస్తుంది మీకు తెలుసా ఆవిరి లేదా ఆవిరి యొక్క లేటెంట్ హీట్ ఆ తరువాత ఇది మీకు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి తెలుసు అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత టి వరకు మళ్లీ వేడి చేయబడుతుందని మీకు తెలుసు కాబట్టి దాని కోసం మీరు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని తెలుసు మరియు ఆ తర్వాత ఉష్ణోగ్రత వ్యత్యాసం మీకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని తెలుసు అనే దాని ఆధారంగా వివేకవంతమైన వేడిని మీరు లెక్కించాలి దాని తరువాత మీరు ఆవిరిని నేరుగా పరిష్కరించడానికి అవసరమైన శక్తి ఏమిటో మీకు తెలుసు మీకు తెలిసిన శక్తి మీకు తెలుసు మీరు ఘన ం నుండి ఆ ప్రత్యక్ష ఆవిరికి మార్చడానికి తెలిసిన సంక్షిప్తీకరణ అని మీకు తెలుసు అని చెప్పారు సాలిడ్ వాపోర్ అని పిలువబడుతుంది ఆ ఫేజ్ చేంజ్ వల్ల ఎంథాల్పీ మార్పు ఉంటుంది అదేవిధంగా ఉష్ణోగ్రత మార్పు అదేవిధంగా దాని నిర్మాణం గురించి మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన వారందరూ మీకు తెలిసినప్పుడల్లా ఒక నిర్దిష్ట కాంపోనెంట్ కొరకు ఎంథాల్పీ మార్పును పరిగణనలోకి తీసుకోవాలి మీకు తెలిసిన అవుట్ లెట్ వద్ద వేడిని పరిగణనలోకి తీసుకోండి అవి ఆ ప్రక్రియ కొరకు మరియు ఆ నిర్ధిష్ట ప్రక్రియ కొరకు ఎనర్జీ బాలన్స్ ను మీకు తెలిసిన ఇన్ లెట్ లో వేడిని పరిగణనలోకి తీసుకోండి మీ ఫినాల్ యొక్క దశ మార్పు కొరకు ఇక్కడ ఆ దశ మార్పుకు మరో ఉదాహరణ ను చూద్దాం ఫినాల్ ఒక ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ వద్ద 25 డిగ్రీల సెల్సియస్ వద్ద సాలిడ్ స్టేట్ గా ఉంటుంది మళ్లీ మీరు 25 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసినట్లయితే ఆ సాలిడ్ ఫినాల్ కు సెన్సిబిల్ హీట్ ఉంటుంది మరియు కొంత వేడి అవసరం ఉంటుంది లేదా ఎంథాల్పీ మార్పు ఉంటుంది ఇది delta H one perunit moles గా పరిగణించబడుతుంది మీరు ఈ సెన్సిబిల్ హీట్ ఫినాల్ ను కొనుగోలు చేసినప్పుడు ఒక వాతావరణ ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ వద్ద 42 5 డిగ్రీల సెల్సియస్ లిక్విడ్ స్టేట్ కాన్స్టాంట్ టెంపరేచర్ గా మారుతుంది మీరు తెలుసు సెన్సిబిల్ హీట్ చేంజ్ ఉంటుంది ఇది ఎంథాల్పీ యొక్క మార్పును కలిగి ఉంటుంది ఇది యూనిట్ లిక్విడ్ ఫేజ్ కి ΔH2 గా పరిగణించబడుతుంది అదేవిధంగా మీకు తెలిసిన ద్రవం ఎంథాల్పీ మీకు తెలుసు ఇది 181 4 డిగ్రీల సెల్సియస్ బొయిలింగ్ పాయింట్ అని మీకు తెలుసు ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా వేడి చేయడం మీకు తెలివైన వేడి తెలుసు మీకు తెలిసినంత వరకు వేడి చేసిన తరువాత 300 డిగ్రీల సెల్సియస్ మీకు తెలిసిన లిక్విడ్ నుండి వాపోర్ గా మారుతుంది ఈ ఫినాల్ దశ యొక్క ఆవిరికి ద్రవాన్ని మార్చడం మీకు తెలుసు వాపోర్ సెన్సిబిల్ హీట్ ని పరిగణనలోకి తీసుకోవాలి మరియు దాని తరువాత మీరు ఇక్కడ వంటి దాని బొయిలింగ్ పాయింట్ నుండి ఒక నిర్దిష్ట మరియు ఇతర ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలి కాబట్టి ఈ సందర్భంలో మీకు Δ H5 తెలుసు అదేవిధంగా వాతావరణ కండిషన్ వద్ద 300 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫినాల్ ఎక్స్ యొక్క వాపోర్ స్టేట్ హయ్యర్ ప్రెషర్ కి మీరు మార్చవచ్చు అదే ఉష్ణోగ్రత వద్ద కూడా మీరు ΔH6గా పరిగణించబడే ఎంథాల్పీ మార్పును మీకు తెలిసిన కొన్నింటిని కలిగిఉండాలి కాబట్టి వీటిని మీకు తెలిసినవిధంగా మార్చడానికి ఈ ఫినాల్ ను 25 డిగ్రీల సెల్సియస్ నుండి 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కు ఆవిరి గా మరియు ఒక వాతావరణం నుండి మీకు ఒక ప్రెషర్తెలుసు ఆ మొత్తం ఎంథాల్పీ మొత్తం కోసం 3 ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ అవసరం అవుతుంది మొత్తం ఎంథాల్పీ మార్పు కు సమానంగా ఉంటుంది వరసగా ఇక్కడ ఇవ్వబడ్డ విధంగా మీకు తెలుసా అక్కడ స్లైడ్ చేయండి కాబట్టి ఆ దశ మార్పు కారణంగా ఆ ఎంథాల్పీ మార్పు ఎలా ఉంటుందో మీరు కలిగి ఉన్నారు ఇప్పుడు ఈ ఎంథాల్పీ మార్పు ఎందుకంటే ఆ దశ మార్పు కారణంగా ఆ సందర్భంలో అక్కడ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద మీకు తెలుసా వివిధ రకాల ఎంథాల్పీ మార్పును ఫ్యూజన్ యొక్క వేడి అని అంటారు ఇక్కడ సాలిడ్ పదార్థాలు లిక్విడ్ గా మారతాయి ఆవిరి యొక్క వేడి లిక్విడ్ లు ఘనీభవించడం యొక్క ఆవిరి వేడిగా మారినప్పుడు ఆవిరి మీకు మారుతుంది ద్రవ దశ మరియు సబ్లిమేషన్ యొక్క వేడిమి సాలిడ్ పదార్థాలు నేరుగా ఆవిరిగా మారతాయి కాబట్టి ఆ సంకల్పాన్ని అక్కడ హీట్ అఫ్ సబ్లిమేషన్ అని పిలుస్తారు మీరు లేకుండా మీరు ప్రత్యేకమైన ప్రక్రియ గా ఉన్నట్లయితే మీకు ప్రతిచర్య జరుగుతుందని మీకు తెలుసు మరియు ఇన్ లెట్ కండిషన్ వద్ద కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 కాంపోనెంట్ 3 వంటి కొన్ని కాంపోనెంట్ లు ప్రాసెస్ యూనిట్ లోనికి వస్తాయి మరియు ప్రాసెసింగ్ తరువాత ఆ కాంపోనెంట్ లు మీకు తెలుసు అని మీరు చూస్తారు మీకు తెలిసిన కొన్ని తరువాత ఒక కాంపోనెంట్ 1 మరియు 2 గా బయటకు రావడం బహుశా ఆ దశ మార్పు కారణంగా మారవచ్చు బహుశా మీకు తెలిసిన మీకు తెలిసిన మరికొన్ని భౌతిక ఆ కాంపోనెంట్ మార్పు యొక్క స్థితి లేదా మీకు తెలుసు మిశ్రమం మార్పు కూడా మీకు తెలుసు కొన్ని లక్షణాల మార్పు అని మీకు తెలుసు కొంత ఇన్ పుట్ ఉంటుంది కొన్నిOటి వల్ల మీ దశను మార్చడం వల్ల మీకు తెలుసా ఇప్పుడు ఎంథాల్పీ సిస్టమ్ లోనికి వస్తున్న మరియు దాని ఆధారంగా సిస్టమ్ నుంచి బయటకు వస్తున్న కాంపోనెంట్ ల కొరకు ఎంథాల్పీ మార్పును మీరు లెక్కించాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా దశ మార్పు ఉన్నట్లయితే లేదా అలా కానట్లయితే ఏదైనా ఉష్ణోగ్రత మార్పు ఉన్నట్లయితే అన్ని కాంపోనెంట్ ల కొరకు ఇన్ లెట్ కండిషన్ లో మీకు తెలిసిన ఎంథాల్పీ మార్పు గురించి మీరు మొదట పరిగణనలోకి తీసుకోవాలి అవుట్ లెట్ కండిషన్ లోని అన్ని కాంపోనెంట్ ల కొరకు ఏర్పడే వేడి ఏమిటి ఆ ఉష్ణోగ్రత కారణంగా సిస్టమ్ కు ఏదైనా వేడి సరఫరా చేయబడినట్లయితే దాని ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల కొంత మేరకు వివేకవంతమైన వేడిమి మారుతుంది అప్పుడు మీరు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల్లో నిర్ధిష్ట వేడిని క్రోడీకరించాల్సి ఉంటుంది ఒకవేళ సెల్సియస్ లో ఉష్ణోగ్రత ఒకదాని నుంచి మరో దానికి మార్పు ఉన్నట్లుగా మీరు గమనించినట్లయితే ఆ కాంపోనెంట్ ల మధ్య మార్పు ఉంటుంది అప్పుడు ఎంథాల్పీ మార్పు కారణంగా ఎంథాల్పీ మార్పును కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి అందువల్ల ఇన్ పుట్ లో ఎంథాల్పీ మార్పు ఇన్ పుట్ లోని అన్ని కాంపోనెంట్ ల కొరకు ఫార్మేషన్ ని వేడి చేయగలదు అన్నింటికొరకు అన్ని కాంపోనెంట్ ల యొక్క సెన్సిబిల్ హీట్ అవుట్ లెట్ కండిషన్ వద్ద అవి ఒకేవిధంగా ఉంటాయని మీకు తెలుసు మీకు తెలిసిన అన్నింటిని సంక్షిప్తీకరించడం అన్ని భాగాలకు వేడి ఏర్పడటం మరియు ఆ తాత్కాలిక మార్పు కారణంగా అన్ని సెన్సిబిల్ హీట్ యొక్క సమ్మషన్ మరియు మీరు పరిగణించాల్సిన ఏదైనా లక్షణం ఉంటే కాబట్టి తదనుగుణంగా ఎంథాల్పీ యొక్క ఇన్ పుట్ మార్పు మరియు అవుట్ పుట్ యొక్క ఇన్ పుట్ మార్పు మరియు ఈ ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ మధ్య ఎంట్రోపీ మార్పును మీరు తీసివేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ స్ట్రీమ్ ల్లో ఒకే కాంపోనెంట్ లను కలిగి ఉన్నట్లయితే ఈ సందర్భంలో ఈ నిర్ధిష్ట ప్రక్రియ కొరకు ఎంథాల్పీ మార్పును మీరు పొందుతారు ఆ కాంపోనెంట్ లన్నింటి కొరకు ఏర్పడే వేడి ఒకేవిధంగా ఉంటుందని మీరు చూశారు ఎందుకంటే సిస్టమ్ లో ఎక్కడైనా ఏదైనా కాంపోనెంట్ ల కొరకు ఏర్పడే వేడి మారదు అందువల్ల ఈ సందర్భంలో మీరు ఒకే కాంపోనెంట్ లు మరియు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ లను కలిగి ఉన్నట్లయితే ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ వద్ద ఏర్పడే ఈ వేడిని మీరు నిర్లక్ష్యం చేయవచ్చు అందువల్ల ఎలాంటి ప్రతిచర్య లేనందున అదే కాంపోనెంట్ ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల్లో ఉంటుందని మనం చెప్పవచ్చు కాబట్టి రెండు స్ట్రీమ్ ల్లో ఒకే కాంపోనెంట్ కొరకు ఏర్పడే వేడి రద్దు చేయబడుతుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రత మార్పు కారణంగా ఆ సెన్సిబిల్ హీట్ కారణంగా ఎంథాల్పీ మార్పు ఉంటుందని మీకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆ దశ మార్పు మీకు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం తెలుసు మరియు దీని కొరకు దీనిని ఎలా ఉపయోగించవచ్చో మీకు తెలుసు గ్యాస్ తో కదిలే పిస్టన్ తో నిండిన సిలెండర్ ని పరిగణనలోకి తీసుకుందాం మరియు మీకు తెలిసిన 5 కిలోకేలరీల వేడి గ్యాస్ ఉష్ణోగ్రతను 100 డిగ్రీల సెల్సియస్ పెంచడానికి గ్యాస్ కు బదిలీ చేయబడిందని మీకు తెలుసు పిస్టన్ ని పిస్టన్ కు తరలించడంలో గ్యాస్ 70 జౌల్స్ పనిచేస్తుంది దాని ఈక్విలిబ్రియం పోసిషన్ స్లైడ్ లో చూపించిన ప్రకారంగా ఈ సందర్భంలో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మీకు ఈ పిస్టన్ యొక్క కొత్త ఈక్విలిబ్రియం పోసిషన్ ని ఎలా ఇస్తుందో మరియు అవి సిస్టమ్ లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ యొక్క మొత్తం ఎంత అని మీరు లెక్కించాలి కాబట్టి ఈ సందర్భంలో గ్యాస్ ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఉందని మనం చెప్పవచ్చు మీకు 100 డిగ్రీల సెల్సియస్ తెలుసు మరియు మేము వ్యవస్థ ద్వారా చేయబడ్డాము మీకు 70 జౌల్ తెలుసు మరియు సిస్టమ్ కు వేడి ఇక్కడ ఉంది దీనికి 5 కిలో కేలరీలు ఇవ్వబడ్డాయి ఈ క్లోస్డ్ సిస్టం కాన్సెప్ట్ ప్రకారం మరియు ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా మనం వ్రాయవచ్చు సమ్మషన్ అఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జి వాస్తవానికి వ్యవస్థకు సరఫరా చేయబడిన నికర శక్తికి దగ్గరగా ఉంటుంది ఈ సందర్భంలో కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జిలో ఎలాంటి మార్పు లేదు కనుక దానికి అనుగుణంగా delta KE మరియు delta PE సున్నాకు దగ్గరగా ఉంటాయని మనం చెప్పవచ్చు ఈ సమీకరణంలో మీరు ఈ సున్నాను ఇక్కడ సెట్ చేస్తే అప్పుడు మీరు ఇక్కడ రాయవచ్చు సమస్యలో ఇవ్వబడ్డ విధంగా Q మరియు W యొక్క ఈ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత అప్పుడు మనం deltaను రాయవచ్చు మీరు 20850 jouleకు సమానం అవుతారు అంటే 20 ఈ సందర్భంలో మీరు దీనిని మార్చాలి ఈ కన్వర్షన్ ఫాక్టర్ ద్వారా మీకు calorie లు joule గా తెలుసు దీనిని గుర్తుంచుకోండి అన్ని units joule లో ఉంటే అప్పుడు మీరు సమస్యను బట్టి ఈ calorieను ఇక్కడ joule గా మార్చాలి ఈ ఉష్ణోగ్రత పెరుగుదల ఆధారంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ 20 85 kilojoule ఉంటుంది 200 డిగ్రీల సెల్సియస్ ఎందుకంటే ఈ ముక్కను దాని కొత్త ఈక్విలిబ్రియం పోసిషన్ కి తరలించడానికి చేసిన 70 joule work మరియు ఈ ఉష్ణోగ్రత కారణంగా అధిక kilocalorie ల వేడి వాయువుకు రవాణా అవుతుంది కాబట్టి దీని ఆధారంగా మనం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ లెక్కించవచ్చు ఉదాహరణకు ఈ సందర్భంలో వంటి ఇంటర్నల్ ఎనర్జీ నుండి ఈ ఎంథాల్పీని లెక్కించడానికి మీరు చేయవచ్చు ఒకవేళ మీరు నియాన్ వాయువు యొక్క స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 వాతావరణం 1 62 kilojoules per mole మరియు అదే పరిస్థితుల్లో నిర్దిష్ట మోలార్ వాల్యూం మాకు ప్రతి మోల్ కు 24 45 లీటర్లు ఇవ్వబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద నియాన్ వాయువు యొక్క నిర్దిష్ట ఎంథాల్పీ మరియు గంటకు 200 కిలోమీటర్ల మోలార్ ఫ్లో రేట్ తో మీ ప్రవాహం ద్వారా ఆ ఎంథాల్పీ బదిలీ అయ్యే రేటును మీరు లెక్కించాలి ఈ నిర్దిష్ట ఎంథాల్పీ ని మీరు ఇక్కడ ఖచ్చితంగా కనుగొనాల్సిన అవసరం ఉంది ఈ నిర్దిష్ట ఎంథాల్పీ ప్రాథమికంగా సమ్మషన్ అఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అని మీకు తెలుసు మరియు మీకు తెలుసు ఫ్లో ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ మీరు ఒక నిర్దిష్ట రేటును పరిగణిస్తున్నట్లయితే ఇక్కడ స్పెసిఫిక్ ఫ్లో ఎనర్జీ రేటు మీకు స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఇవ్వబడుతుంది మీకు తెలుసు నిర్దిష్ట వాల్యూం ఇక్కడ మోల్ యుగానికి 24 45 లీటర్లు ఇది మోల్ కు 0 0245 మీటర్లు ఇక్కడ ఒక నిర్దిష్ట వాల్యూం తప్ప మరేమీ కాదు ఇది ఏమీ కాదు కానీ మేము వ్రాయవచ్చు ఎందుకంటే H hat ప్రాథమికంగా ప్రత్యామ్నాయం తరువాత ఆ సమీకరణం ఆధారంగా లెక్కించవచ్చు ఇక్కడ ఇది చివరకు వస్తుంది ప్రతి మోల్ కు 4102 46 జౌల్స్ కాబట్టి మనం రాయగల ఎంథాల్పీ రవాణా రేటు మీకు తెలిసిన నిర్దిష్ట ఎంథాల్పీ అంటే ప్రతి మోల్ కు శక్తి మొత్తం ఎంథాల్పీ రవాణా రేటును మీరు మాలిక్యులర్ లేదా మోలార్ ఫ్లో రేటు ద్వారా గుణించాలి ఈ మోలార్ ఫ్లో రేటు ఇక్కడ హెచ్ డాట్ లో ఇవ్వబడుతుంది ఇది ఇక్కడ గంటకు 200 కిలోమోల్ కాబట్టి తదనుగుణంగా ఈ మొత్తం ఎంథాల్పీ రవాణా రేటు గంటకు జౌల్ శక్తికి 8 20 నుండి 10 కి సమానం అవుతుంది ఉదాహరణకు ఈ సందర్భంలో ఆవిరి టర్బైన్ కోసం కూడా మీకు తెలుసా మీరు ప్రక్రియ యొక్క ఎంథాల్పీ రవాణా రేటులో ఆ మార్పు ఎలా ఉండాలో లెక్కించాలి మరియు ఒక ఆవిరి సెకనుకు 50 మీటర్ల వేగంతో గంటకు 10 కిలోల వేగంతో ఈ ఆవిరి టర్బైన్ లోకి ప్రవేశించినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను కూడా లెక్కించాలి మరియు ఇది టర్బైన్ నుండి వేడి నష్టం సెకనుకు 300 మీటర్ల ఇన్లెట్ ఆక్టివ్ వేగం కంటే 8 5 మీటర్ల దిగువన వదిలివేస్తుంది మీకు 10 కిలో వాట్ తెలుసు మరియు టర్బైన్ మీకు 70 కిలోవాట్ తెలిసిన రేటుతో కొంత షాఫ్ట్ పనిని అందిస్తుంది ఈ సందర్భంలో ప్రక్రియ యొక్క ఎంథాల్పీ రవాణా రేటులో మార్పు ఎలా ఉండాలో మరియు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఎలా ఉండాలో కూడా మీరు లెక్కించాలి ఈ టర్బైన్ యొక్క ఇన్ లెట్ కండిషన్ వద్ద స్లైడ్ లో చూపించిన విధంగా ఇక్కడ Pఇవ్వబడింది ఈ సమయంలో ఒక మాస్ ఫ్లో రేట్ కు వేగం ఇవ్వబడుతుంది మరియు ఈ బిందువు 2 వద్ద ఆ స్థాయి 5 మీటర్ల దిగువన ఉంది ఈ స్థితిలో ఫ్లో మరియు ప్రెషర్ మీకు తెలుసు అని మీకు తెలుసు ఎందుకంటే వేగం సెకనుకు 300 మీటర్లు ఇక్కడ టర్బైన్ నుండి వేడి నష్టం 10 కిలోవాట్ ఇవ్వబడుతుంది మరియు టర్బైన్ కూడా 70 కిలోవాట్ రేటుతో పనిని అందిస్తుంది కాబట్టి దీని ఆధారంగా మీ ఎంథాల్పీ చేంజ్ మరియు ఇంటర్నల్ చేంజ్ ఉండాలి జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని మనం వ్రాయగల ఆ బహిరంగ వ్యవస్థ కోసం ఇక్కడ కైనెటిక్ ఎనెర్జి ని ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ లోని ప్రవాహాలను మీకు తెలిసిన తేడాల వేగం నుండి లెక్కించవచ్చు మరియు మీరు అదే విధంగా పొటెన్షియల్ ఎనెర్జిని లెక్కించగల కైనెటిక్ ఎనెర్జి చేంజ్ ను మీరు సగం గాలెక్కించవచ్చు మీరు లెక్కించవచ్చు తరువాత మీరు కలిగి ఉండగల జనరల్ ఎనర్జీ బాలన్స్ సమీకరణం యొక్క ఈ సమీకరణంలో ఆ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఎంథాల్పీ మార్పు కాబట్టి ఇది చివరకు సెకనుకు మైనస్ 80 కాబట్టి ఈ ఎంథాల్పీ మార్పు ఆధారంగా మీరు ఏమి ఉండాలో లెక్కించవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మీకు తెలుసు ఎందుకంటే ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ప్రాథమికంగా మీ ఇంటర్నల్ ఎనర్జీ గా పరిగణించబడే ఈ ఫ్లో రేట్ నుండి ఎంథాల్పీ ని అధిగమించింది కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ V dot లో ఈ విలువను కలిగి ఉండవచ్చు ప్రాథమికంగా m dot by row and delta P ఇక్కడ ఉంది మరియు చివరగా మేము వేరియబుల్స్ తెలిసిన వారికి ప్రత్యామ్నాయాన్ని పొందవచ్చు మరియు తరువాత మీరు సెకనుకు మైనస్ 80 33 kilojoule పొందవచ్చు కాబట్టి ఇది మీ అంతర్గత శక్తి కాబట్టి దీని ఆధారంగా టర్బైన్ ఈ మొత్తం యొక్క ఇంటర్నల్ ఎనర్జీని మార్చడం మరియు ఎంథాల్పీ మార్పు అక్కడ ఈ మొత్తంలో ఉంటుందని మీకు తెలుసు మీకు తెలిసిన ఉదాహరణ ఫ్లాష్ కొరకు ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఫ్లాష్ డ్రమ్ లో మరియు అమ్మోనియా నీటి యొక్క స్టాట్యురేటెడ్ లిక్విడ్ వేపర్ మిశ్రమం యొక్క గంటకు 450 కిలోల మొత్తంలో 93 డిగ్రీల సెల్సియస్ వద్ద మీకు తెలిసిన మొత్తం మాస్ ఫ్రేక్షన్ భాగం 30 అమ్మోనియా మరియు మిగిలిన 70 నీరు మీకు తెలుసు 344 738 కిలో పాస్కల్ అబ్సొల్యూట్ ప్రెషర్ ఎగ్జిట్ స్టాట్యురేటెడ్ వేపర్ అనేది మీలో 90 మంది బరువు ద్వారా నీటి ఆవిరిని తెలుసు మరియు మిగిలినది ఏమిటంటే మీకు ఫ్లాష్ డ్రమ్ తెలిసిన అమ్మోనియా మరియు 10 నీరు మీకు తెలిసిన వేపర్ స్ట్రీమ్ అని మీలో 90 మందికి తెలుసు అప్పుడు కూర్పు ఏమిటి మరియు ఉత్పత్తులు సమతుల్యతలో ఉంటే ప్రక్రియ నుండి లెక్కింపు ఆధారంగా వేడిని జోడించాలి లేదా తొలగించాలి కాబట్టి ఈ సందర్భంలో లిక్విడ్ దీని నుండి వస్తుంది మీకు తెలిసిన కంపోసిషన్ తో దిగువ భాగం మీకు తెలుసు మీకు తెలిసిన లిక్విడ్ అమ్మోనియా మరియు ద్రవ నీరు మీరు కనుగొనాల్సిన ఒక నిర్దిష్ట భాగంగా వస్తాయి ఈ సందర్భంలో మీరు నమోదు మిశ్రమంలో ఆ భాగాల యొక్క నిర్దిష్ట ఎంథాల్పీని తెలుసుకోవాలి ఆ మిశ్రమం యొక్క నిర్దిష్ట ఎంథాల్పీ ఇది ఇవ్వబడింది మరియు ఇక్కడ సామూహిక ఉత్పత్తి ఇవ్వబడుతుంది మరియు ఎంథాల్పీస్ వారి మరియు ద్రవాన్ని ఇవ్వబడింది ఎంథాల్పీ నిర్దిష్ట సంస్థ ఇవ్వబడింది మరియు సామూహిక ఉత్పత్తి అక్కడ ఇవ్వబడుతుంది దీని ప్రకారం మీరు దీనిని లెక్కించాల్సి ఉంటుంది సిస్టమ్ నుంచి కంపోసిషన్ మరియు వేడి జోడించడం లేదా తొలగించడం మీకు తెలుసు మొత్తం బ్యాలెన్స్ ప్రకారంగా 450 అనేది V plus L కు సమానం అవుతుంది మరియు మీరు అక్కడ అమ్మోనియా బ్యాలెన్స్ చేసినట్లయితే అది 450 into 0 30 గా వస్తుంది ఇది 0 24 కు సమానం అవుతుంది మరియు పరిష్కరించిన తరువాత ఫ్లాష్ డ్రమ్ నుంచి ఆ మొత్తం ఆవిరి మరియు లిక్విడ్ డ్రమ్ నుంచి ద్రవ మొత్తం లభిస్తుంది మరియు ఆ శక్తి సమతుల్యత ప్రకారం మేము ఇక్కడ తగ్గించాలి Q dot ఇప్పుడు delta కు సమానం H dot ఈ delta H dot ప్రాథమికంగా మీకు తెలిసిన దాని నుండి ఎంథాల్పీ మార్పు అవుట్ పుట్ స్ట్రీమ్ మరియు ఇన్పుట్ స్ట్రీమ్ లు అక్కడ ఉన్న అన్ని భాగాలకు ఎంథాల్పీ మార్పును సంక్షిప్తీకరించడం ద్వారా తెలుసు దాని ప్రకారం మనం ఇక్కడ ఓడిపోతామని మీకు తెలిసిన అన్నింటి యొక్క ప్రత్యామ్నాయం ప్రకారం చివరకు ఈ ఎంథాల్పీ మార్పులను minus 1 67 into 10 into the power of 8 joule యొక్క శక్తిలోకి పొందవచ్చు కాబట్టి దయచేసి ఈ ద్వారా వెళ్ళండి మీరు మళ్ళీ గణన తెలుసు మీరు ఈ మాస్ అఫ్ ఎనర్జీ తెలుసు ఎందుకంటే అది ప్రతికూలంగా ఉంది కాబట్టి మేము పదార్థం సమతుల్యత తర్వాత లిక్విడ్ కంపోసిషన్ కోసం వ్యవస్థ నుండి వేడి తొలగించాలి చెప్పవచ్చు అమ్మోనియా సమతుల్యత నుండి ఆ అమ్మోనియా ఏమిటి మేము వాటిని ప్రత్యామ్నాయం తర్వాత ఈ ద్రవ కూర్పు కలిగి ఉండవచ్చు ఏమి భాష్పమరియు లిక్విడ్ కంపోసిషన్ మీకు తెలుసు లిక్విడ్ ఫేజ్ ఈ అమోనియా ద్రవం మీకు తెలుసు తెలియదు కాబట్టి ఫ్రేక్షన్ అఫ్ అమోనియా బాలన్స్ W అని మీరు ఇక్కడ భావిస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయం తరువాత ద్రవ దశల్లో అమ్మోనియా యొక్క ఈ ఉప పరిమాణ భాగాన్ని మేము కలిగి ఉన్నాము కాబట్టి మిగిలిన భాగం మీకు తెలుసు అది నీటి కోసం 69 69 వరకు ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ సిస్టమ్ లో మీరు బహుళ భాగాలను కలిగి ఉన్నట్లయితే ఎంథాల్పీ మార్పు మీకు తెలుసు అని లెక్కించడానికి ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని ఎలా వర్తింపజేయవచ్చు ఉదాహరణకు షెల్ మరియు ట్యూబ్ హీట్ ఎక్స్ఛేంజర్ ఆవిరిని ఇక్కడ ట్యూబ్ సైడ్ గుండా ప్రవహించే చల్లని నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారని అనుకుందాం షెల్ మరియు ట్యూబ్ హీట్ ఎక్స్ఛేంజర్ వెలుపల మీరు చూస్తారు షెల్ సైడ్ ఇది ట్యూబ్ సైడ్ నుండి ట్యూబ్ సైడ్ అని మీకు తెలుసు ద్రవం పాస్ అవుతుందని మీకు తెలుసు బహుశా వేడి నీరు పాసింగ్ లేదా వేడి ద్రవం మీకు తెలిసిన చల్లని ద్రవం మీకు తెలుసు షెల్ సైడ్ లో ఉంది లేదా దీనికి విరుద్ధంగా కూడా దీనిని చేయవచ్చు గంటకు 60 కిలోల చొప్పున 200 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి ఒక బార్ హీట్ ఎక్స్ఛేంజర్ యొక్క ట్యూబ్ సైడ్ లోనికి ప్రవేశిస్తోందా అని అనుకుందాం ఇప్పుడు అవుట్ లెట్ నుంచి ఇక్కడ రేట్ చేయబడ్డ లిక్విడ్ ని ఆవిరి విడిచిపెట్టింది ట్యూబ్ సైడ్ లో స్టీమ్ యొక్క ప్రజర్ డ్రాప్ మరియు హీట్ ఎక్స్ఛేంజర్ యొక్క షీల్డ్ సైడ్ లోని నీటిని నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు దీని ఆధారంగా షెల్ సైడ్ లో ఈ నీటిని వేడి చేయడానికి ఆవిరి నుంచి దానిని ఎలా బదిలీ చేయాలి కాబట్టి ఇక్కడ ఇది చల్లని ద్రవం మీకు తెలిసిన ట్యూబ్ సైడ్ లో ఆవిరిని సరఫరా చేయడం ద్వారా మీరు దానిని వేడి చేయాలి మీరు లెక్కించాల్సిన రవాణా ఎంత వేడి ఇప్పుడు ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా చేయవచ్చు ఈ సందర్భంలో ఒక ఆవిరి సరఫరా మరియు ఇన్లెట్ పరిస్థితి ఒక బార్ మరియు 200 డిగ్రీల సెల్సియస్ ఎంథాల్పీ ఈ పరిస్థితి 2875 మీరు లెక్కించవచ్చు లేదా మీరు సైకోమెట్రిక్స్ లేదా మేము అక్కడ మునుపటి ఉపన్యాసంలో చర్చించారు తెలుసు అని మీ నుండి పొందవచ్చు ఈ వద్ద సెట్ చేయబడిన ఆ సైకోమెట్రిక్ ఆధారంగా మీకు ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి తెలుసు అక్కడ మీకు తెలిసిన ఎంథాల్పీస్ ఎలా ఉండాలో మీరు లెక్కించవచ్చు లేదా మీకు తెలిసిన దాని నుండి మీరు దానిని లెక్కించవచ్చు ఉష్ణోగ్రత మార్పు మీకు తెలిసిన ఇతర మార్గం అందువల్ల అవుట్ లెట్ వద్ద ఉండే ఎంథాల్పీకి కూడా ఇది స్టాట్యురేటెడ్ వాటర్ కనుక దీని నుంచి మీరు ఈ ఎంథాల్పీని కలిగి ఉండవచ్చు దీని నుంచి మీకు సైకోమెట్రిక్ ఛార్ట్ తెలుసు మరియు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ లో వేపర్ మాస్ ఫ్లో రేట్ లో ఎలాంటి మార్పు ఉండదు అందువల్ల ఇన్ లెట్ లో మాస్ ఫ్లో రేటు ఎంత మరియు అవుట్ లెట్ లో మాస్ ఫ్లో రేట్ ఎంత సమానంగా ఉంటుంది మరియు ఇది ప్రాథమికంగా గంటకు 60 కిలోలు ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ షాఫ్ట్ వర్క్ చేయబడదు ఎలాంటి పంప్ లేదు సిస్టమ్ లేదా సిస్టమ్ కు సప్లై అక్కడ షాఫ్ట్ వర్క్ వలే పనిచేయదని మరియు సృజనాత్మకతలో ఎలాంటి మార్పు లేదని మీకు తెలుసు ఇది అడ్డంగా ఉంచబడింది కాబట్టి ఎలివేషన్ లో మార్పు మీకు తెలియదు కాబట్టి పొటెన్షియల్ ఎనెర్జి ఇది సున్నా అవుతుంది మరియు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ సైడ్ వద్ద యూనిఫారంలో తీసుకునే ఆ ఇన్ లెట్ యొక్క వ్యాసం నుంచి కూడా మీరు చూడవచ్చు కాబట్టి ఆ ఆవిరి యొక్క వేగంలో ఎలాంటి మార్పు ఉండదని మనం చెప్పవచ్చు కాబట్టి కైనెటిక్ ఎనెర్జి చేంజ్ సున్నా అవుతుందని మనం చెప్పవచ్చు కాబట్టి ఏ షాఫ్ట్ వర్క్ కూడా పొటెన్షియల్ ఎనెర్జి లేదు దీని ఆధారంగా మీరు చివరకు చేయగల కైనెటిక్ ఎనెర్జి లేదు దీనిని పొందండి ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని Q dot యొక్క సరళీకృత రూపంలోకి పొందడం delta H dot కు సమానం ఈ delta H dot ప్రాథమికంగా అవుట్ పుట్ స్ట్రీమ్ లో మొత్తం ఎంథాల్పీ మరియు ఇన్ లెట్ స్ట్రీమ్ ల్లో మొత్తం ఎంథాల్పీ గా ఉంటుంది ఈ నిర్దిష్ట ప్రక్రియల యొక్క ఎంథాల్పీ చేంజ్ ను మీకు ఇవ్వడానికి ఆ ప్రాసెసస్ ఆధారంగా కాబట్టి ఆ మాస్ ఫ్లో రేట్ ను ప్రత్యామ్నాయం చేసిన తరువాత దానిని లెక్కించవచ్చు ఇక్కడ ఇన్ లెట్ వద్ద m dot j కేవలం 16 into 2875 మరియు అవుట్ లెట్ 60 into 417 5 కాబట్టి మీకు లెక్క తెలిసిన తరువాత మీకు మైనస్ 147450 kilojoule per hourకు తెలుసు కాబట్టి మేము ఈ ఎంథాల్పీ మార్పును పొందవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా వేడి సరఫరా చేయబడుతుంది లేదా వేడి మిగలడం అనేది షెల్ సైడ్ కారణంగా మీకు తెలిసిన రవాణా మీకు తెలుసు ఇది ప్రతికూలంగా వస్తోంది కనుక వేడిని అనువర్తించడం అనేది ఈ ట్యూబ్ సైడ్ నుంచి షెల్ సైడ్ కు మన రవాణా అని చెప్పవచ్చు కాబట్టి ఈ ఉదాహరణ ఆధారంగా మేము ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని అంచనా వేయవచ్చు మరియు ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని మనం మరింత అర్థం చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా తెలుసు దీనిని మీరు అనువర్తించవచ్చు మీకు తెలిసిన ఎంథాల్పీ బ్యాలెన్స్ సమీకరణం లేదా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ కానీ అక్కడ కంప్రెసర్ కూడా మీరు కంప్రెసర్ ఉపయోగించాలనుకుంటే మీకు తెలిసిన ఒక కంప్రెసర్ ను వేడి చేయడం ద్వారా మీకు 300 డిగ్రీల సెల్సియస్ వద్ద సూపర్ హీటెడ్ ఆవిరి తెలుసు మరియు 200 బార్ అబ్సొల్యూట్ ప్రెషర్ వద్ద ఈ ఆవిరి సెకనుకు 20 మీటర్ల వేగంతో మరియు ఈ వ్యాసం యొక్క ఈ పైపుకు 1 మీటర్ వ్యాసం మరియు కంప్రెసర్ చిన్న వ్యాసం ఉన్న డిశ్చార్జ్ పైప్ కు ఆసక్తి కలిగిస్తుందని మీరు చూస్తారు డిస్టెన్స్ వెలిసిటిఎస్ సెకనుకు 170 మీటర్ల వరకు పెరిగాయి మరియు ఆ కంప్రెసర్ యొక్క ఎగ్జిట్ 350 డిగ్రీల సెల్సియస్ వద్ద సూపర్ హీటెడ్ ఆవిరి మరియు ఈ స్థితిలో 60 బార్ వద్ద ప్రెషర్ కంప్రెసర్ నుండి చుట్టుపక్కల వరకు ఒక నిర్దిష్ట వేడి నష్టం ఉంటుంది మరియు ఇది సుమారు 5 కిలోవాట్అనికనిపిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు కంప్రెసర్ పవర్ తో లెక్కించాల్సి ఉంటుంది ఇది ఒక సరళమైన గాలి ఎంథాల్పీ మార్పు ఉంటుంది ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత మార్పు 300 నుండి 315 సెల్సియస్ కు మారుతుంది కైనెటిక్ ఎనెర్జి చేంజ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ అవుట్ లెట్ వద్ద ఆ వేగం మార్పు ఉంటుంది ఈ కంప్రెసర్ గురించి మీకు తెలుసు ఎందుకంటే ఈ ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ పైప్ యొక్క అలైన్ మెంట్ ఒకే స్థాయిలో ఉంటుంది మరియు మీకు తెలిసిన హీట్ లాస్ గురించి మీకు తెలుసు ఈ కంప్రెసర్ వల్ల చుట్టుపక్కల వేడి మిగలడం వల్ల ఈ Q dot ని మనం ఇక్కడ నెగిటివ్ వాల్యూగా కలిగి ఉండవచ్చు మరియు కంప్రెసర్ మీకు తెలిసిన దీని ద్వారా కొంత పవర్ చేయబడుతుందని కూడా మనం చూడవచ్చు కాబట్టి అది ఏమిటి మీరు కనుగొనాల్సిన కంప్రెసర్ శక్తి మీకు తెలుసు కాబట్టి మీరు ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని ఇక్కడ వ్రాయవచ్చు ఎంథాల్పీ మార్పు కైనెటిక్ ఎనెర్జి చేంజ్ Q dot మరియు W dot ఉపయోగించబడతాయి ఈ లెక్కింపు కోసం ఈ పొటెన్షియల్ ఎనెర్జి ఎందుకంటే ఇప్పుడు సున్నా ఆవిరి టేబుల్ నుండి మీరు నేరుగా ఒక సర్టెన్ ప్రెషర్ మరియు ఉష్ణోగ్రత వద్ద లెక్కించవచ్చు ఒక నిర్దిష్ట ఎంథాల్పీ మరియు నిర్దిష్ట వాల్యూం మరియు ఎగ్జిట్ స్ట్రీమ్ నుండి కూడా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద బహుశా నిర్దిష్ట ఎంథాల్పీ మరియు నిర్దిష్ట వాల్యూమ్ ఇప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం నుంచి షాఫ్ట్ వర్క్ ని రీరేంజింగ్ చేయడం మరియు పరిష్కరించడం ద్వారా ఈ Ws డాట్ మైనస్ 49 25 కిలోవాట్లకు సమానం అవుతుంది ఈ ఎనర్జీ చేంజ్ వల్ల వేడిమి మరియు వాతావరణాన్ని కోల్పోవడం వల్ల ఈ కంప్రెసర్ ద్వారా పని చేయబడ్డ సిస్టమ్ పై పనిచేసే కంప్రెసర్ పవర్ మీకు తెలుసు ఆ మార్పు కారణంగా ఎంథాల్పీ మార్పు ఎప్పుడు ఉంటుందో మనం ఒక ఉదాహరణ ను కలిగి చూద్దాం ఇప్పుడు మీకు 25 డిగ్రీల సెల్సియస్ మరియు ఒక ఆత్మోసుఫెరిక్ ప్రెషర్ వద్ద ఆ స్టాట్యురేటెడ్ ఏయిర్ గాలి ఉంటే ఈ సందర్భంలో కిలో పొడి గాలి ద్వారా 0 0202 కిలోల నీరు కిలో పొడి గాలికి ఒక నిర్దిష్ట ఎంథాల్పీ 76 5 kilojoules కలిగి ఉందని చెప్పారు ఎంథాల్పీ అనేది 1 kg పొడి గాలి మరియు 0 0202 కిలోల నీటి కొరకు ఎంథాల్పీ మార్పుల మొత్తం ఇది వాటి రిఫరెన్స్ కండిషన్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ కు వెళుతుంది ఇప్పుడు ఈ నిర్దిష్ట ఎంథాల్పీ ఇప్పుడు అక్కడ ఎలా లెక్కించగలదు ఈ సందర్భంలో 1 kgపొడి గాలి మరియు ఇది 25 డిగ్రీల సెల్సియస్ డ్రైయర్ వద్ద సంతృప్తమైనది ఈ పొడి గాలి ఎంథాల్పీ మార్పు మీరు ఉష్ణోగ్రత వ్యత్యాసం మరియు ఈ సమీకరణం ఆధారంగా ఈస్పెసిఫిక్ హీట్ కెపాసిటీ నుండి లెక్కించవచ్చు మరియు 25 1 కిలోజౌల్ వస్తుంది 0202 కిలోల ఈ నీరు మరియు తేమ శాతాన్ని మీరు చూస్తారు మరియు అది జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవ పరిస్థితి అదే మొత్తంలో 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి మీకు తెలుసు ఇప్పుడు దీని కోసం మీకు తెలుసు ఎంథాల్పీ మార్పు ఆ నీటి ఆవిరికి 25 డిగ్రీల సెల్సియస్ మరియు zero డిగ్రీ సెల్సియస్ యొక్క లిక్విడ్ స్టేట్ వద్ద నీటి ఎంథాల్పీ ని జోడిస్తుంది మరియు ఎంథాల్పీ మార్పులో దాని వ్యత్యాసం మీకు తెలుసు దీని ఆధారంగా మీరు మొత్తం ఎంథాల్పీ నీటి మార్పును పొందుతారు మీకు తెలిసిన నిర్దిష్టమైనవిషయం ఏమిటో మీరు చూస్తారు ఈ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఎంథాల్పీ మార్పు గాలి యొక్క ఎంథాల్పీ మార్పు మరియు మాస్ అఫ్ డ్రై ఏయిర్ మీకు తెలిసిన ప్రతి యూనిట్ కు నీటి ఎంథాల్పీ మార్పు అప్పుడు అది చివరకు పొడి గాలి కిలోకు 76 5 kilojoule గా వస్తుంది కాబట్టి 1 కిలో పొడి గాలి మీకు 76 5 kilojoule యొక్క ఎంథాల్పీ మార్పును ఇస్తుందని మీకు తెలుసు ఈ ద్రవం నీరు ఉంటుందని మీకు తెలిసినప్పుడు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి గా మారడం అని మీకు తెలుసు ఇప్పుడు ఈ పటంలో ఫేజ్ ట్రాన్సిషన్ ను చూపించే ఒక వాతావరణంలో నీటి కొరకు ఎంథాల్పీ మార్పు ఈ ఉష్ణోగ్రత ఆధారంగా x ఆక్సిస్ ఉష్ణోగ్రత అని చూపించబడింది ఈ ఉష్ణోగ్రత ఆధారంగా ఈ పరిస్థితి వద్ద ఫ్యూజన్ వేడి మిరుమిట్లు వంటి ఫేజ్ చేంజ్ పరిస్థితి మీకు 73 వరకు తెలుసు కెల్విన్ ని స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద తెలుసుకోండి దీనిని మనం వేడిమి అని అంటారు ఉష్ణోగ్రతను 273 నుంచి ఇక్కడ 373 కు మార్చినట్లయితే దాని బొయిలింగ్ పాయింట్ వద్ద మీ వివేకవంతమైన వేడి మరియు నీటి యొక్క బొయిలింగ్ పాయింట్ ఉష్ణోగ్రత మీకు తెలుసు అని మీరు తెలుసుకుంటారు ఆవిరి ముందు నీరు మారుతుందని మరియు ఆవిరి యొక్క ఎంథాల్పీ మార్పు మీకు తెలుసు కాబట్టి ఈ వ్యాపారిజాషన్ మీరు ఈ సమయంలో స్లైడ్ లో చూపించిన విధంగా ఇక్కడ పటం తెలుసు తెలుసు చాలా ఆసక్తికరంగా ఉంది వేడి లేదా సంలీనఅంచనా కోసం ఖచ్చితమైన సరళమార్గం లేదు మీరు ప్రయోగాత్మకంగా చూస్తారు అనేక ఎలెమెంట్స్ మరియు సమ్మేళనాల కలయిక యొక్క వేడిని ఇక్కడ ఈ సమీకరణం ద్వారా సుమారుగా అంచనా వేయవచ్చు మీకు తెలిసిన భాగంగా ఇమెయిల్ అంటే టెక్స్ట్ బుక్ అవి ఆ పాఠ్యపుస్తకాన్ని అనుసరించండి అని నేను మీకు సూచించాను కాబట్టి స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఈ కలయిక కారణంగా ఆ ఎంథాల్పీ మార్పు ఉంటుంది ఇది స్థిరానికి దగ్గరగా ఉంటుంది ఇది 2 నుంచి 3 4 మూలకాలు మరియు 5 నుంచి 7 లేదా ఇనార్గానిక్ కంపౌండ్స్ మరియు ఆర్గానిక్ కంపౌండ్స్ కు 9 నుంచి 11 గా ఉంటుంది మరియు ఈ సందర్భంలో Tf ప్రాథమికంగా మెల్టింగ్ పాయింట్ మరియు ఈ ΔHf hat ఇది ప్రతి గ్రాముకు వారి కేలరీలను ఫ్యూజన్ యొక్క మోలార్ వేడిమి అదేవిధంగా ఇక్కడ ఫేజ్ ట్రాన్సిషన్ తో సహా ఎంథాల్పీ మార్పును లెక్కించడం ద్వారా స్లైడ్ లో చూపించిన విధంగా మీకు తెలిసిన పటం ద్వారా మీరు చూస్తారు ఉష్ణోగ్రత మార్పు మీకు ఇప్పటికే చర్చించిన విభిన్న ఎంథాల్పీ మార్పును మీకు తెలియజేస్తుంది నీటి కొరకు ఇక్కడ ఫినాల్ మరియు నీరు మీకు తెలుసు ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎంత మారుతుంది మరియు ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఎలా మారాలి అని మీకు తెలుసు ద్రవ నీరు మరియు తరువాత ద్రవాన్ని మీకు తెలుసు అధిక ఉష్ణోగ్రత మరియు బొయిలింగ్ పాయింట్ నుండి ఆవిరి కావడానికి దాని బొయిలింగ్ పాయింట్ వరకు మరియు ఆ ఆవిరి పరిస్థితి వద్ద మీరు తెలుసుకోగలరు దాని బొయిలింగ్ పాయింట్ వద్ద బొయిలింగ్ పాయింట్ వద్ద స్థిరంగా ఉంచండి మరియు ఆ బొయిలింగ్ పాయింట్ నుండి మీరు ఉష్ణోగ్రతను ఒక ఉష్ణోగ్రత వరకు పెంచగలరని మీకు తెలుసు మీలో భాగంగా నిర్దిష్ట ఉష్ణోగ్రతను పరిగణనలోకి తీసుకోవడం మీకు తెలుసు ఆ సాలిడ్ లిక్విడ్ పదార్థం గా మరియు లిక్విడ్ వేపర్గా మారుతుందని మీకు తెలుసు అప్పుడు ఆ ఉష్ణోగ్రత మార్పు ప్రకారం అక్కడ సూపర్ హీటెడ్ ఆవిరి మీకు తెలుసు మరియు ఆ ఆవిరి మార్పు కారణంగా ఇక్కడ ఈ డయాగ్రమ్ ద్వారా ప్రాతినిధ్యం వహించగల ఎంథాల్పీ యొక్క నిర్దిష్ట మార్పు మీకు తెలుసు ఇప్పుడు ఉష్ణోగ్రతల కారణంగా సెన్సిబిల్ హీట్ చేంజ్ ఉంటుందని మీకు తెలిసినప్పుడు ఉష్ణోగ్రత యొక్క విధిగా ఉండగల స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ న్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి అని మీకు తెలుసు ఉష్ణోగ్రతపై ఆధారపడే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈ సమీకరణం ద్వారా మీరు దానిని లెక్కించగల మరియు అదేవిధంగా ఈ సమీకరణం ద్వారా మీరు లెక్కించగల ఆవిరి కోసం ప్రాథమికంగా లెక్కించబడి ఉండవచ్చు కాబట్టి తదనుగుణంగా నిర్దిష్ట వేడి మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా సెన్సిబిల్ హీట్ ఇక్కడ పరిగణించబడుతుందని మీకు తెలుసు మరియు వేడి ఆవిరి కూడా కావచ్చు మీకు తెలుసు మీకు తెలుసు ఇక్కడ స్లైడ్ లో ఇవ్వబడిన ఈ బాలన్స్ ఆధారంగా ఉపయోగించవచ్చు మరియు తరువాత 0 నుండి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద సున్నా డిగ్రీల సెల్సియస్ ద్రవం వద్ద ఫ్యూజన్ యొక్క ఈ విలువలను ప్రత్యామ్నాయం చేయడం వరకు ఆ ఎంథాల్పీ మార్పు మరియు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి కోసం ఎంట్రోపీ మార్పు మరియు మీకు తెలిసిన ఉష్ణోగ్రతల కారణంగా ఎంట్రోపీ మార్పు ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రతకు బొయిలింగ్ పాయింట్ మరియు ఇక్కడ ఉష్ణోగ్రత యొక్క విధిగా ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ప్రత్యామ్నాయం చేసిన తరువాత మరియు చివరగా మీరు 3048 జౌల్ యొక్క ఈ విలువను పొందవచ్చు ప్రతి గ్రాముకు నీరు తెలుసు ఒకవేళ మీరు దానిని మార్చినట్లయితే దాని ఆవిరికి 120 డిగ్రీల సెల్సియస్ వరకు సాలిడ్ తెలుసు మీరు ఆ ఎంథాల్పీ లేదా వేడిని కలిగి ఉండాలి ఇది గ్రాముకు 3048 joule కు సమానం అవుతుంది దాని ఆధారంగా సమస్యా పరిష్కారాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎంథాల్పీ మార్పు ఆధారంగా రియాక్షన్ లేకుండా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మీకు తెలుసు మరియు ఆ ఉష్ణోగ్రత వైవిధ్యం ఆధారంగా ఎంట్రోపీ మార్పును ఎలా లెక్కించాలి మీకు తెలిసిన దాని ఆధారంగా ఎంథాల్పీ మార్పును ఎలా లెక్కించాలి ఒక మార్పు ఆ ఒత్తిడి ఆధారంగా ఇంటర్నల్ ఎనర్జీని ఎలా లెక్కించాలో ఎలా లెక్కించాలి వాటిని ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు టర్బైన్ వంటి మీకు తెలిసిన సమస్య లేదా ఈ ఉపన్యాసంలో ఇక్కడ ఇవ్వబడిన ఇతర ఉదాహరణలు అది దాని కోసం ఆ ఎంథాల్పీ సమతుల్యతను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన మరిన్ని సమస్యలను పరిష్కరించమని మీకు తెలియజేయడానికి ఈ పాఠాన్ని అనుసరించమని నేను మీకు సూచిస్తున్నాను తదుపరి ఉపన్యాసం మేము ఆ ఎనర్జీ బాలన్స్ గురించి మరింత చర్చిస్తాం వారు ప్రతిచర్య లేకుండా బహుళ ప్రవాహాలతో ఉన్నారు కాబట్టి ఉపన్యాసం పై మీ శ్రద్ధకు ధన్యవాదాలు